ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 32 కు స్వాగతం ఈ మాడ్యూల్లో మరియు తరువాతి 2 మాడ్యూల్లో మనము UML యొక్క ఆక్టివిటీ డయాగ్రమ్ గురించి చర్చిస్తాము కాబట్టి ఆక్టివిటీ డయాగ్రమ్ ను అర్థం చేసుకోవడం మన లక్ష్యం ఇది 3 మాడ్యూళ్ళను వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడానికి మొత్తం రూపురేఖ అవుతుంది మరియు ప్రతి మాడ్యూల్లో ఉపరితలంగా మనము ఆ మాడ్యూల్లో చర్చించే అంశాలను నీలం రంగులో చూపిస్తాము ఇక్కడ మనము దృష్టి సారించే మొదటి 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి మరియు ఈ రూపురేఖలు మీ స్క్రీన్ ఎడమ వైపున స్లైడ్ల ద్వారా అందుబాటులో ఉంటాయి మునుపటి అంశాలను ఇప్పుడు నేను మీకు త్వరగా చూపిస్తాను క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మరియు ఇప్పుడు మాస్టర్ గా ఉండాలి అని నేను తప్పకుండా సూచిస్తున్నాను క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్ యొక్క సాక్షాత్కారంతో ఆక్టివిటీ డయాగ్రమ్ మరింత లోతుగా ఉంటుంది యూజ్ కేసు డయాగ్రమ్ మరియు యూజ్ కేసులకు మనము ఒక ప్రధాన సూచనను చెప్పాము ఎందుకంటే యూజ్ కేసుల వ్యవస్థ కోసం జరిగే ప్రధాన ఆక్టివిటీ లను సూచిస్తాయి SDLC దశ పరంగా ఇక్కడ ఆక్టివిటీ డయాగ్రమ్ ఉంది కాబట్టి మనము ప్రాథమికంగా అనాలిసిస్ దశ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ప్రాథమిక అవగాహన ఏర్పడిన రిక్వైర్మెంట్స్ దశ తరువాత మరియు ఇక్కడ ఆక్టివిటీ లు పరంగా సంగ్రహించవలసి ఉంటుంది ఆక్టివిటీ డయాగ్రమ్ మరియు ఇది బిహేవియరల్ మోడల్ లో ఒక భాగమైన డిజైన్ దశలో కొనసాగుతుంది ఇక్కడ మంచి అవగాహన లేదా రూపకల్పనకు ప్రాథమిక విధానం ఆధారంగా మరింత మెరుగుపరచబడుతుంది కాబట్టి ఇది మనము ఆక్టివిటీ డయాగ్రమ్ లను చర్చించే సందర్భం మరియు మనము ఇప్పటికే చర్చించిన మునుపటి డయాగ్రమ్ లు ముఖ్యంగా యూజ్ కేస్ క్లాస్ మరియు సీక్వెన్స్ డయాగ్రమ్ లను చర్చించాము అందులోను ఆక్టివిటీ డయాగ్రమ్ లపై తరచుగా యూజ్ కేసు మరియు సీక్వెన్స్ డయాగ్రమ్ ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా వెళ్ళే ముందు ఆ డయాగ్రమ్ లపై మీ అవగాహనను స్పష్టం చేసుకోవాలి ఆక్టివిటీ డయాగ్రమ్ ఒక UML బిహేవియరల్ డయాగ్రమ్ కాబట్టి ఇది నియంత్రణ ప్రవాహాన్ని చూపిస్తుంది లేదా ఆబ్జెక్ట్ ప్రవాహా క్రమాన్ని మరియు ప్రాధమిక స్థితి అయిన ప్రవాహ పరిస్థితులను నొక్కి చెబుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆక్టివిటీ డయాగ్రమ్ లో చాలా భాగం వాస్తవానికి ఫ్లో చార్ట్ అని పిలవడానికి ఉపయోగించినట్లుగా కనిపిస్తుంది అవి ఫ్లోచార్ట్ ప్రాతినిధ్యంలో ఒక రకమైన మెరుగుదలలు లేదా పురోగతులు ఇవి కొన్ని తర్కాలను సూచించడానికి మరియు మనము ఒక మోడల్గా చాలా ప్రారంభ దశను ఉపయోగించాము అవి సాధారణంగా అల్గోరిథంలను మోడల్ చేయడానికి ఉపయోగిస్తారు ఇప్పటివరకు మనము ఆబ్జెక్ట్ లు ఉద్దేశించిన యూజ్ కేసుల లక్షణాలు మరియు ఆపరేషన్ ల గురించి మాత్రమే మాట్లాడాము మరియు ఆపరేషన్ పరంగా మనము ఆపరేషన్ను గుర్తించడం గురించి లేదా యూజ్ కేసుల పరంగా మాత్రమే మాట్లాడాము యూజ్ కేసును గుర్తించడం గురించి మనము ఇప్పుడే మాట్లాడాము అభ్యర్థన సెలవు ఉందని మనకు తెలుసు ఆమోదం పొందిన సెలవు ఉందని మనకు తెలుసు ఇవి యూజ్ కేసులు మరియు తరువాత అవి సంబంధిత క్లాస్ డయాగ్రమ్ లోకి ప్రవేశిస్థాయి కానీ ఇక్కడ మనము అభ్యర్థన సెలవును నిర్వహించడానికి ఆమోదించబడిన సెలవులను నిర్వహించడానికి మరియు మొదలైన అల్గారిథమ్ను నిజంగా పరిశీలించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాము మరియు ముఖ్యంగా నేటి వ్యవస్థలో చాలా సార్లు అల్గోరిథంలు క్రమం తప్పకుండా ఉండవు అవి ఏకకాలిక అల్గోరిథంలు కావచ్చు లేదా అవి సమాంతర అల్గోరిథంలు కావచ్చు ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే ఏకకాలిక అల్గోరిథం అంటే ఒకేసారి బహుళ థ్రెడ్లు ఒకేసారి అమలు అవుతాయి అయితే నేను వాస్తవానికి ఒకే ప్రాసెసర్ను కలిగి ఉండవచ్చు కాబట్టి సమన్వయం ప్రాథమికంగా ఒకే సమయంలో జరిగే బహుళ విషయాల గురించి మాట్లాడుతుంది మనము ఇంతకుముందు సమ్మతి గురించి మాట్లాడాము మరియు వాస్తవానికి మనకు టార్గెట్ సిస్టం లేదా బహుళ ప్రాసెసర్లలో బహుళ కోర్లు ఉండవచ్చు కాబట్టి ఉమ్మడి టాస్క్ లు వాస్తవానికి సమాంతర మోడ్లో జరగవచ్చు తద్వారా అవి సమయం పంచుకోలేవు వాస్తవానికి వాటికి వేర్వేరు ఎగ్జిక్యూషన్ లు సాధ్యమే కాబట్టి ఇవన్నీ ఆక్టివిటీ డయాగ్రమ్ పరంగా ప్రాతినిధ్యం వహించాలి మరియు అందువల్ల యూజ్ కేసు లను గ్రహించడానికి మనము అన్నింటినీ ఉపయోగిస్తాము కాబట్టి ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క ప్రాథమిక అవసరం ఇది మనము పూరించడానికి ప్రయత్నిస్తున్న UML ప్రాతినిధ్యం పరంగా ప్రాథమికమైనది నేను చక్కగా బిట్ y లోకి వెళ్ళే ముందు నేను ఒక సాధారణ ఆక్టివిటీ డయాగ్రమ్ ను ఉంచాను ఇది బ్లాగింగ్ కోసం ఖాతాను సృష్టించే ప్రక్రియను వివరించడం వంటిది కాబట్టి ప్రతిదీ ప్రారంభమయ్యే ప్రారంభ నోడ్ ఉందని మీరు చూడగలిగే ప్రధాన విషయాలు ఇవి ఆ ప్రక్రియ కోసం ప్రతిదీ ప్రారంభమయ్యే ప్రారంభ నోడ్ అని మనము చెప్తాము ఆపై మీరు ప్రారంభించే వివిధ దశలను వివరించే బాక్సుల శ్రేణిని చూస్తారు యాక్సెస్ చేయడం నుండి క్రొత్త బ్లాగ్ ఖాతాను సృష్టించడం వరకు ఖచ్చితంగా ఇది మనము చేయవలసిన మొదటి విషయం మీకు కావలసిన బ్లాగింగ్ ఖాతాను మీరు ఎన్నుకోవాలి ఆపై మీరు రచయితల వివరాలను నమోదు చేసి ఆపై రచయిత వివరాలను ఇమెయిల్ ప్రాప్యత మరియు చెల్లింపులో పాల్గొన్నట్లయితే అవసరమైన అన్ని ఇతర అంశాలు ధృవీకరించాలి కాబట్టి ఇవి వేర్వేరు దశలు ఇవి వేర్వేరు కార్యకలాపాలు ఈ మొత్తం ప్రక్రియలో పాల్గొంటుంది మరియు కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూపించిన వంటిది రచయిత వివరాలను ధృవీకరించే ఫలితం ఏమిటంటే ధృవీకరణ సరే అని తేలింది లేదా ధృవీకరణ విఫలమైందని తేలింది కాబట్టి దాని ఆధారంగా మనకు ప్రవాహం పరంగా ఒక శాఖ ఉంటుంది కాబట్టి అది అధికారం పొందవచ్చు లేదా అధికారం పొందకపోవచ్చు దీనికి అధికారం ఉంటే మీకు క్రొత్త బ్లాగ్ ఖాతాను సృష్టించే తదుపరి చర్యలు ఉన్నాయి బ్లాగ్ ఖాతా సారాంశాన్ని రచయితకు ఇమెయిల్ చేయండి మరియు మొదలైనవి మరోవైపు అది అధికారం పొందకపోతే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది మరియు ఈ రెండింటి ఆధారంగా ఫ్లో మార్గాలు తీసుకోవడం మీకు తెలుసు చివరకు మనము ఒక సాధారణ విలీన స్థానానికి చేరుకుంటాము ఈ సందర్భంలో ఈ ప్రత్యేక ప్రక్రియను ఎండ్ నోడ్ ఫైనల్ నోడ్ పరంగా పూర్తి చేయడాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు దీనిని పరిశీలిస్తే నేను ప్రత్యేకంగా ఫ్లో చార్ట్ లాగా కనిపించే ఒక ఉదాహరణను తీసుకున్నాను ఫ్లోచార్ట్ నుండి మరింత మెరుగుపరచబడటానికి మనకు వివిధ విభిన్న అంశాలు ఎలా ఉంటాయో చూస్తాము కానీ ఈ విధంగా ఆక్టివిటీ డయాగ్రమ్ అల్గోరిథంలకు అనుగుణంగా లేదా యూజ్ కేసు సాక్షాత్కారానికి అనుగుణంగా ఉండే వివిధ ప్రక్రియలను వివరించడానికి ఉపయోగించబడుతుంది అధికారికంగా చెప్పాలంటే ఆక్టివిటీ డయాగ్రమ్ లు మనము వివరించబోయే ఆక్టివిటీ మోడల్ లచే సమన్వయం చేయబడిన చర్యలను కలిగి ఉంటాయి మరియు కొన్ని ఇతర చర్యలు పూర్తయినందున ఈ మోడల్ లను ప్రారంభించవచ్చు కాబట్టి మనము ఇంతకుముందు చూసినట్లుగా మీరు రచయిత వివరాలను నింపిన తర్వాత అది ధృవీకరణ కోసం వెళుతుంది కాబట్టి ఒక చర్య పూర్తయిన తర్వాత మరొకటి పడుతుంది నిర్దిష్ట ఆబ్జెక్ట్ మరియు డేటా అందుబాటులోకి వచ్చినందున ఇది ప్రారంభించబడవచ్చు ఉదాహరణకు మీరు లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను అందిస్తారు కాబట్టి మీరు దాన్ని అందుబాటులోకి తెచ్చిన తర్వాత లాగిన్ యొక్క ధృవీకరణ కోసం చర్య మొదలవుతుంది లేదా ప్రవాహానికి బాహ్యమైన కొన్ని ఇతర సంఘటనల వల్ల కావచ్చు ఒకరి నుండి సందేశ టోకెన్ను స్వీకరించడం లేదా కొన్ని సిస్టమ్ షరతులు కలిగి ఉండటం వంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆక్టివిటీ డయాగ్రమ్ ఈ చర్యలన్నింటినీ ఎలా పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయో మీకు చూపుతాయి భాగాల పరంగా ఇవి వేర్వేరు భాగాలు మరియు నేను ప్రస్తుతం వాటిలోకి వెళ్ళను మనము వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటాము మరియు అవి ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయో వాటి అర్థం ఏమిటి మరియు చివరకు అవి కార్యాచరణ వివరణను సాధించడంలో మనకు ఎలా సహాయపడతాయో చూద్దాం కాబట్టి ఖచ్చితంగా మొదటిది ఒక రకమైన చర్య కాబట్టి ఇక్కడ మనకు ఆన్లైన్ షాపింగ్ కార్యాచరణ ఉంది దానిలో కొన్ని ఉప కార్యకలాపాలు ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ వీటిని ఇక్కడ వివరించలేదు మనము వర్ణనలకు వస్తాము కాని ఇది ఉప కార్యకలాపాలను కలిగి ఉండవచ్చు కాని కార్యకలాపాల పరంగా సాధారణంగా ప్రత్యేకమైనది ఏమిటంటే ప్రారంభం మరియు ముగింపు ఉంది అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఒక ప్రత్యేకమైనది అక్కడ కార్యాచరణ మొదలవుతుంది మరియు కార్యాచరణ ముగుస్తుంది ఇది కూడా పారామీటర్ చేయబడవచ్చు కాబట్టి ఇది ఈ 2 పారామీటర్ లను తీసుకోవలసిన వినియోగదారు కార్యాచరణను ప్రామాణీకరించే మరొక కార్యాచరణను చూపిస్తుంది లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ కొన్ని ఉప కార్యకలాపాలు చేస్తుంది మరియు ప్రారంభ నోడ్ నుండి ప్రారంభమవుతుంది ఇది తుది నోడ్ కార్యకలాపాలను వివరించడానికి మనము చూపించే నిర్దిష్ట రకం దీర్ఘచతురస్రాన్ని చూడండి ఇది మనము సాధారణంగా ఉపయోగించే మూలల దీర్ఘచతురస్రం కాదు ఇది గుండ్రని సరిహద్దుతో కూడిన దీర్ఘచతురస్రం కాబట్టి ఇది అక్కడ ఒక కార్యాచరణ అని మీకు తెలుసని ఇది మాట్లాడే ఒక కార్యాచరణ యొక్క పారామీటర్ చేయబడిన ప్రవర్తన కాబట్టి మీరు మొత్తం కార్యకలాపాల సమితిని దీర్ఘచతురస్రాకార పెట్టె పరంగా కార్యకలాపాల ప్రవాహాన్ని ఉంచవచ్చు దీనికి ఆక్టివిటీ ఆక్షన్ గా పేరును ఇవ్వవచ్చు మరియు దాని కోసం పారామీటర్ లను అందించవచ్చు కొన్ని కార్యకలాపాలపై ముందస్తు షరతులు మరియు తదుపరి షరతులు కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఒక వెండింగ్ మెషీన్ ఉంది వెండింగ్ కార్యాచరణ అంటే అక్కడ మీరు వెళ్లి యంత్రం ఫై మీ నాణేలను వేస్తే మీరు పానీయం లేదా న్యూస్ పేపర్ లేదా మరేదయినా పొందవచ్చు ఖచ్చితంగా ప్రీ కండిషన్ ఏమిటంటే మీరు పాయింట్ల పరంగా ఖచ్చితమైన మార్పును అందించగలగాలి మరియు పోస్ట్ కండిషన్ ఏమిటంటే మీరు నిజంగా వస్తువును స్వీకరిస్తారు కాబట్టి ఇది ప్రాథమిక యూనిట్ ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ ను రూపొందిస్తుంది తరచూ వేర్వేరు ఏజెంట్లు ఉన్నారని మరియు సాధారణంగా మీరు యూజ్ కేస్ డయాగ్రమ్ తో సంబంధం కలిగి ఉంటే ఈ ఏజెంట్లు ఆక్టర్ లకు మరియు కార్యకలాపాలు కొంతమంది ఆక్టర్ లకు సంబంధించినవి అని కనుగొంటారు కాబట్టి అది జరిగినప్పుడు ఈ కార్యాచరణలో ఏ ఆక్టర్ పాల్గొంటారో దాని ఆధారంగా మనము విభజనను విభజించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది ఆర్డర్ చేసిన విభాగం ఒక కస్టమర్ ఉంది కాబట్టి ఇది ఆక్టర్ ల పరంగా కావచ్చు లేదా ఇతర విభజనల పరంగా ఉండవచ్చు అది స్థానం ఆధారంగా ఉంటుంది ఇది సంస్థాగత నిర్మాణంపై ఆధారపడి ఉండవచ్చు మరియు మీరు మీరు కార్యాచరణను చూపించే రకమైన స్విమ్ లేన్ లను గీయండి కాబట్టి దీని అర్థం ఏమిటంటే నేను ఆర్డర్ విభాగానికి ఈ స్విమ్ లేన్ను చూపిస్తే ఈ విభజనలో చూపిన అన్ని కార్యకలాపాలు ఈ స్విమ్ లేన్ లో చూపబడతాయి ఆర్డర్ విభాగంలో జరగాల్సినవి ఇక్కడ ఆర్డర్ విభాగం చేత నిర్వహించబడాలి ఇది కస్టమర్ కోసం మరియు మీరు స్విమ్ లేన్ లను సమాంతర పద్ధతిలో గీయవచ్చు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇవి సమాంతర స్విమ్ లేన్ లు లేదా మీరు వాటిని నిలువు పద్ధతిలో గీయవచ్చు వ్యవస్థ యొక్క వివిధ భాగాలలో కార్యకలాపాలను ఎలా నిర్వహించవచ్చో స్పష్టంగా స్విమ్ లేన్ లు మీకు చూపుతాయి కాబట్టి కార్యకలాపాలు మరియు విభజనలతో మీరు వాస్తవానికి బాహ్య విభజనలను కూడా కలిగి ఉండవచ్చు బాహ్య విభజన అనేది మీరు నిర్మించే వ్యవస్థలో ఒక భాగం కాదు కాని బాహ్య ఏజెంట్ మాజీ ఆక్టర్ నిజంగా పనిచేయాలని మీరు ఆశించే కొన్ని విషయాలు మొత్తం ఆక్టివిటీ డయాగ్రమ్ లో పాల్గొంటాయి కార్యకలాపాలకు అంచులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కార్యాచరణ పూరక క్రమం ఉంది ఇక్కడ కార్యాచరణ సమీక్ష ఆర్డర్ ఉంది మరియు వాటి మధ్య నిర్దేశిత అంచు ఉంది ఖచ్చితంగా ఈ కార్యాచరణ యొక్క చివరి నోడ్ నుండి ఈ కార్యాచరణ యొక్క ప్రారంభ నోడ్ వరకు ఒక ప్రవాహం జరుగుతోందని ఇది చూపిస్తుంది మరియు సాధారణంగా ఈ అంచులు నియంత్రణ అంచులు లేదా ఆబ్జెక్ట్ లు కూడా ప్రవహించే ఆబ్జెక్ట్ ఫ్లో అంచులుగా ఉంటాయని మనము చూస్తాము టోకెన్లు ఈ అంచుల ద్వారా ఒక కార్యాచరణ నుండి మరొకదానికి కూడా ప్రవహిస్తుంది వారు అంచులలో కొన్ని అన్నోటేషన్ లను కలిగి ఉండవచ్చు అది ఆ అంచు యొక్క ప్రభావం ఏమిటో చెబుతుంది కార్యాచరణ నోడ్లతో కార్యాచరణ అంచులు నిజంగా డయాగ్రమ్ ను తయారు చేస్తాయి మరింత శుద్ధీకరణలో అంచులకు కాపలాదారులు ఉండవచ్చు మనము వేర్వేరు సందర్భంలో కాపలాదారుల భావన గురించి మాట్లాడుతున్నాము దీని అర్థం ఏమిటనేది మనము ఇంకా వివరించలేదు ఇది ప్రాథమికంగా ఒక రకమైన నిర్ణయం లేదా విలీన నోడ్ మనము తరువాత చూస్తాము కానీ కార్యాచరణ యొక్క ఈ చివర నుండి మీరు ఆర్డర్ కార్యాచరణను నింపుతారు నియంత్రణ దానిలో ప్రవహించవలసి వస్తే అప్పుడు మనము చదరపు బ్రాకెట్లో ఒక నిర్దిష్ట బూలియన్ పరిస్థితిని పెడుతున్నాము కాబట్టి ఈ పరిస్థితి నిజమని తేలితే ఈ అంచు తీసుకోబడుతుంది మీరు అంచులను చూపించగలరు నా ఉద్దేశ్యం ఒక క్లిష్టమైన డయాగ్రమ్ లో అన్ని అంచులను గీయడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు ఇది ఇక్కడినుండి మరియు అక్కడి నుండి వెళ్ళే పంక్తుల అయోమయంగా మారవచ్చు కాబట్టి మీరు నిర్దిష్ట స్థాయి గుర్తులను చూపించే పరంగా ప్రవాహాన్ని కూడా విభజించవచ్చు కాబట్టి ప్రవాహ క్రమం కేవలం కొనసాగింపు మార్కర్ అని మీరు అంటున్నారు కాబట్టి ఇది మీకు కావలసిన చోటికి వెళుతుంది ప్రాథమికంగా అదే కొనసాగింపు ఉందని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ అంచుని 2 భాగాలుగా చూపిస్తున్నారు ఇవి మీ కార్యాచరణ అంచులు అప్పుడు ఆబ్జెక్ట్ లను కలిగి ఉండే కార్యాచరణ అంచులు ఉండవచ్చు ఈ విధంగా ఒక కార్యాచరణ ఉంటుంది కాబట్టి మనం చూసినట్లుగా ఇక్కడ ఒక కార్యాచరణ అంచు ఉంది మరియు దానిలో నేరుగా అంచుని చూపించే బదులు మనము ఒక ఆబ్జెక్ట్ ను చూపిస్తున్నాము ఇది దీర్ఘచతురస్రం యొక్క ప్రాథమిక రకం ద్వారా ఒక ఆబ్జెక్ట్ అని మీరు అర్థం చేసుకున్నారు ఇది సాధారణ మూలల దీర్ఘచతురస్రం అంటే ఈ అంచు తీసుకున్నట్లుగా ఫిల్ ఆర్డర్ రివ్యూ ఆర్డర్ కి వెళుతుంది ఈ ప్రత్యేకమైన ఆర్డర్ ఫిల్ ఆర్డర్ నుండి రివ్యూ ఆర్డర్ కి మారుతుంది కాబట్టి మీరు ఒక కార్యాచరణ నుండి మరొక కార్యాచరణకు ఒక అంచు వెంట కదులుతున్న ఆబ్జెక్ట్ లను గుర్తించినప్పుడల్లా మీరు ఒక ఆబ్జెక్ట్ ప్రవాహ అంచు ఉందని చెబుతారు కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ లు ఇక్కడ కూడా అవ్యక్తంగా ఉండవచ్చు మీకు ఈ పరిస్థితి ఉంటే వార్నింగ్ ఆబ్జెక్ట్ పంపిన నోటిఫికేషన్కు ప్రవహిస్తుందని మనము చెప్తున్నాము బరువు 6 అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క 6 సందర్భాలు ఉన్నాయని దీని అర్థం కావున సెండ్ నోటిఫికేషన్ జరుగుతుంది కాబట్టి హెచ్చరిక జరుగుతుంటే అది వివరించే పరిస్థితి అప్పుడు ప్రతి హెచ్చరికకు మీరు వినియోగదారుకు నోటిఫికేషన్ పంపరు కాని 6 హెచ్చరికలు కూడబెట్టినట్లయితే మీరు నోటిఫికేషన్ పంపండి మీరు ఇక్కడ అలాంటి వాటిని మోడల్ చేయవచ్చు ఇది వాస్తవానికి ఒక ఆబ్జెక్ట్ మరియు ఇది ఒక చర్య అని మీరు గమనించండి ఇతర రకాల అంచులు కూడా ఉండవచ్చు ఒక ముఖ్యమైనది అంతరాయం కలిగించే అంచు అంతరాయం కలిగించే అంచు అనేది కార్యాచరణ అంచు వ్యక్తీకరించే అంతరాయం లేదా పరస్పర చర్య ఉన్న ప్రాంతాలు కొన్ని కారణాల వలన సాధారణ రూపకల్పన చేసిన ప్రవాహ రూపకల్పన చర్య జరగదు కాబట్టి మీకు పరస్పర చర్య ఉంది ఉదాహరణకు మీకు ఇక్కడ రద్దు అభ్యర్థన ఉంది రద్దు అభ్యర్థన జరిగితే సహజంగా ఆర్డర్ రద్దు చేయవలసి ఉంటుంది కాబట్టి సాధారణ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది ఈ జిగ్జాగ్ ద్వారా ఇది ఎలా ఉంది ఇది అంతరాయం కలిగించే అంచు అని మీరు చూపిస్తారు మీరు అంచుని జిగ్జాగ్ కలిగి ఉండవచ్చు లేదా మీరు ఇక్కడ మాదిరిగా సరళ అంచుని కలిగి ఉండవచ్చు మరియు ఈ అంచు పైన జిగ్జాగ్ అలంకార చిహ్న పోర్టును కలిగి ఉండవచ్చు ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ లో జరుగుతున్న అంతరాయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ డయాగ్రమ్ లో ఇక్కడ ఇతర అంశాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాని ఆన్లైన్ షాపింగ్ ఆక్టివిటీ డయాగ్రమ్ ను అనుసరించడానికి ప్రయత్నిద్దాం ఇక్కడే మనము 2 గార్డ్ లు ఆధారంగా ఉన్నాము మనము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము మనము నిర్ణయం గురించి మరింత మాట్లాడుతాము మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు మీరు ఒక ఆబ్జెక్ట్ కోసం శోధించవచ్చు లేదా మీరు జాబితా ద్వారా ఒక అంశాన్ని బ్రౌజ్ చేయవచ్చు మీరు బ్రౌజ్ చేస్తే బ్రౌజర్ బ్రౌజింగ్ ప్రక్రియ అయిన బ్రౌజ్ ఐటెమ్ కార్యాచరణ మీకు ఉంటుంది మీరు శోధించడానికి ఎంచుకుంటే మీరు శోధన ఐటెమ్ కార్యాచరణను కలిగి ఉంటారు ఇది శోధన ప్రక్రియ మరియు మీరు శోధించడానికి ప్రయత్నిస్తే మీరు ఆ వస్తువును కనుగొనచ్చు లేదా మీరు కనుగొనలేకపోవచ్చు మరలా మాకు ఒక నిర్ణయం ఉంది మీరు కనుగొన్నట్లయితే మీరు ముందుకు సాగండి లేకపోతే మీరు తిరిగి వచ్చి శోధనను మళ్ళీ చేయడానికి ప్రయత్నించండి ఈ నోడ్ల అర్థం ఏమిటో మనము చూస్తాము లేకపోతే మనము ఒక వస్తువును శోధించి కనుగొని ఉండవచ్చు లేదా మీరు బ్రౌజ్ చేసి ఒక వస్తువుకు వచ్చారు కాబట్టి మీరు అంశాన్ని చూసే వివరాల్లోకి వెళతారు మరియు ఆ ప్రక్రియలో మీరు నిర్ణయం తీసుకున్న కొన్ని వస్తువులను కొనాలనుకుంటున్నారని మీరు నిర్ణయించుకోవచ్చు కావాలనుకుంటే మీరు మరింత ముందుకు సాగండి లేకపోతే మీరు ప్రాథమికంగా శోధనను కొనసాగించడం లేదా బ్రౌజ్లో కొనసాగించడం వంటి వాటికి తిరిగి వెళతారు మీరు నిర్ణయం తీసుకుంటే మీరు కార్ట్ కి జతచేసే తదుపరి కార్యాచరణను చేస్తారు అక్కడ మీరు కార్ట్ కి జోడించినప్పుడు మీరు కార్ట్ ని చూడవచ్చు మరియు తరువాత ముందుకు వెళ్ళవచ్చు లేదా కార్ట్ ని పూర్తిగా చూసే ఈ మొత్తం ప్రక్రియకు రావచ్చు షాపింగ్ కార్ట్ అయిన విభిన్న కార్యాచరణను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు ఇక్కడ మీరు అదేవిధంగా ఒక వస్తువు కోసం శోధించడం లేదా బ్రౌజింగ్ కోసం చూస్తున్నప్పుడు మీరు వెళ్లి షాపింగ్ కార్ట్ యొక్క స్థితిని చూడవచ్చు మీరు ఇంతకు ముందు ఎంచుకున్న అంశాలు ఏమిటో చూడవచ్చు కాబట్టి చెక్ షాపింగ్ కార్ట్ అంశం మిమ్మల్ని A వద్ద లేబుల్ చేయబడిన తదుపరి కార్యాచరణకు తీసుకెళుతుంది అంటే ఇది నిజంగా ఇక్కడకు వస్తుంది కాబట్టి మీరు ఈ శోధన ప్రక్రియ ద్వారా రావచ్చు లేదా బ్రౌజ్ చేయవచ్చు నిర్ణయం తీసుకోవడం కార్ట్ కి జోడించడం మరియు కార్ట్ ని చూడవచ్చు లేదా మీరు కార్ట్ పరంగా ఇంతకు మునుపు చూసిన వాటిని నేరుగా ఇక్కడ నుండి చూడవచ్చు మీరు వాస్తవానికి షాపింగ్ కార్ట్ ని చూడటానికి వెళతారు మరియు మీరు చూసిన తర్వాత మీరు జోడించడానికి ఎంచుకోవచ్చు షాపింగ్ కార్ట్ను అప్డేట్ చేయడం లేదా మీరు కొనసాగించాలని నిర్ణయించుకోవచ్చు ఎక్కువ షాపింగ్ చేయండి తద్వారా మీరు B కి వెళ్తారు B ఎక్కడ ఉందో తెలుసుకోండి B ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఆ అంశాన్ని జోడించారు మరియు ఇప్పుడు మీరు తిరిగి వచ్చారు మీరు వెంటనే చెక్అవుట్ కోసం వెళ్లాలని అనుకోరు కాబట్టి మీరు తిరిగి వచ్చి శోధించడం మరియు బ్రౌజ్ చేయడం ప్రారంభించాలనుకుంటున్నారు లేకపోతే మీరు షాపింగ్ పూర్తి చేశారని మీరు చెప్పే అవకాశం ఉంది మరియు నాకు ఎంచుకోవడానికి ఎక్కువ వస్తువులు లేవు అని నేను కార్ట్ కి పెట్టాను కాని వాస్తవానికి నేను చెల్లించాల్సిన అవసరం ఉందని మరియు కొనాలని కోరుకుంటున్నాను మీరు ఈ లేబుల్ C కి వెళతారు ఇది మీరు ఇక్కడ కనుగొన్నది ఇది చెక్ అవుట్ ప్రక్రియ మీరు నేరుగా చెక్అవుట్కు కూడా రావచ్చు ఇది ఒక రకమైన ప్రవాహం కాబట్టి ఇక్కడ నేను ప్రాధమికంగా ఫ్లోచార్ట్ రకమైన కార్యాచరణను చూసే ఉదాహరణను తీసుకున్నాను మనము త్వరలోనే ఇతర రకాలను చూస్తాము మరియు చాలా కాంపాక్ట్లో వ్యక్తీకరణ రూపంగా ఉబ్బినట్లుగా ఎలా ఉంటుందో మనము తెలుసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ కార్యాచరణ పరంగా మనము చేయాలనుకుంటున్న మొత్తం చర్యల సమూహాన్ని మనము సూచించవచ్చు ఈ డయాగ్రమ్ నిలువుగా ఉంచడం వలన నన్ను క్షమించండి ఇది చాలా చిన్నదిగా మారుతుంది మరియు ప్రాథమికంగా కార్యాచరణ విభజనలను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఇక్కడ 3 స్విమ్ లేన్ లు ఉన్నాయని మీరు చూడవచ్చు ప్రయాణికుడు టికెట్ విక్రయ యంత్రం మరియు బ్యాంకు కాబట్టి ఇది ప్రాథమికంగా మీరు రైలు స్టేషన్ లేదా బస్ స్టేషన్కు వెళ్లినట్లుగా ఉంటుంది మరియు మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో చెప్పగల వెండింగ్ మెషిన్ ఆపై తగిన డబ్బును కార్డు లేదా నగదు ద్వారా ఉంచుకోండి ఆపై టికెట్ జారీ చేయబడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రారంభ నోడ్ మీరు సెషన్ను సహజంగానే ప్రారంభిస్తారు కాబట్టి మీరు ఇక్కడ ప్రారంభిస్తే అది ప్రయాణికులచే చేయబడుతుంది కాబట్టి మీకు ప్రారంభ సెషన్ కార్యాచరణ ఉంది మరియు నేను ఖచ్చితంగా ప్లస్ x నుండి ప్లస్ y కి వెళ్లాలనుకుంటున్నాను నేను ముంబై నుండి హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నాను అప్పుడు టికెట్ వెండింగ్ మెషిన్ యొక్క వేరే స్విమ్ లేన్ కు వెళుతుంది ఇప్పుడు ఈ కార్యాచరణ వల్ల ప్రయాణికులు చూసేందుకు ట్రిప్ సమాచారం అందించబడుతుంది మీరు ఈ కార్యకలాపాల సమూహంలో ఇక్కడ చూడవచ్చు అంచులు 2 స్విమ్ లేన్ ల మధ్య ముందుకు వెనుకకు దాటుతూనే ఉంటాయి ఎందుకంటే ఇది ప్రయాణికులు మరియు టికెట్ విక్రయ యంత్రం మధ్య ఒకదాని తరువాత ఒకటి జరుగుతుందని చూపిస్తుంది ట్రిప్ సమాచారం అందించిన తర్వాత నేను ఈ ట్రిప్ చేయాలనుకుంటున్నాను అని మీరు ధృవీకరించవచ్చు కాబట్టి మీరు దాన్ని తిరిగి పంపించి ట్రిప్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్న తదుపరి కార్యాచరణలోకి వెళ్తుంది అప్పుడు టికెట్ విక్రయ యంత్రం చెల్లింపు కోసం అభ్యర్థిస్తుంది ఇది చెల్లింపు సమాచారాన్ని అందించడానికి మీ వద్దకు తిరిగి వస్తుంది చెల్లింపును ప్రాసెస్ చేయడానికి టికెట్ వెండింగ్ మెషీన్కు తిరిగి వెళుతుంది మరియు మీకు కార్డుతో లేదా నగదుతో చెల్లించడానికి ఎంపిక ఉంటుంది ఇది కార్డుతో ఉంటే అది ఇప్పుడు బ్యాంకు యొక్క మూడవ స్విమ్ లేన్ లో ఉన్న తదుపరి కార్యాచరణకు వెళుతుంది ఇది ప్రామాణికతను మరియు అన్నింటినీ నిర్ణయించాలి కాబట్టి నేను ఆ వివరాలన్నీ చూపించడం లేదు మరియు అది నగదుతో ఉంటే మీరు నేరుగా లోపలికి వెళ్తారు ఒకసారి చెల్లింపు పూర్తయిన తర్వాత టికెట్ వెండింగ్ మెషిన్ టికెట్ను పంపిణీ చేస్తుంది అంటే అది ఆ టికెట్ను జారీ చేస్తుంది అప్పుడు ఇది ఇక్కడ మీరు చూడగలిగేది ఆబ్జెక్ట్ ఫ్లో ఎడ్జ్ ఇప్పుడు చాలా లావుగా ఉంది ఇది ఇప్పుడు ఒక సమాచారం అసలు ఆబ్జెక్ట్ బయటకు రావాలి ఇది టికెట్ కాబట్టి డిస్పెన్స్ టికెట్ కార్యాచరణ గెట్ టికెట్ కార్యాచరణకు వెళుతుంది మరియు అది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ను తెస్తుంది కాబట్టి గేట్ టికెట్ కార్యాచరణకు ప్రవహించే ఆబ్జెక్ట్ ను ఉత్పత్తి చేసినట్లు టిక్కెట్లను పంపిణీ చేస్తుంది అందువల్ల మీరు చెల్లించారు తరువాత మీరు నగదుతో చెల్లించినట్లయితే తదుపరి చర్యలు ఉన్నాయి అప్పుడు మీరు పొందవలసిన కొంత చిల్లర ఉండవచ్చు కాబట్టి మీరు చిల్లర ని పొందాలి అనుకుంటే ఆ చిల్లర ను పంపిణీ చేసే చర్య జరుగుతుంది మరియు చిల్లర ఒక ఆబ్జెక్ట్ గా మళ్ళీ గేట్ చేంజ్ కార్యాచరణకు వస్తుంది కానీ మీరు ఖచ్చితంగా చెల్లించినట్లయితే ఇది అవసరం లేదు కాబట్టి మీరు ఇది బైపాస్ చేసి నేరుగా ఇక్కడకు రండి ఇది తదుపరి కార్యాచరణ ఇది ప్రాథమికంగా రద్దు చేయబడినది టికెట్ కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు అని మెషిన్ చెబుతుంది ఇంకా ఏవేవో చెబుతుంది మీరు ఈ టికెట్ విక్రయ ప్రక్రియను ముగించిన తుది నోడ్ తో ముగుస్తుంది కాబట్టి ఈ రకమైన ప్రక్రియ మనం ఇక్కడ స్పష్టంగా చూపించాము ఇది ఇప్పటికీ ఫ్లోచార్ట్ అని అర్ధం ఇది మొత్తం పనిని చేయడానికి మనకు ఒకే వరుస అల్గోరిథం ఇస్తోంది కానీ ఈ రకమైన స్విమ్ లేన్ లలో ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది స్పష్టంగా తెలియజేస్తుంది వేర్వేరు కార్యకలాపాల్లో పాల్గొనే ఆక్టర్ లు బాధ్యతాయుతమైన వ్యక్తులు ఎవరు అనేది కూడా మనకు తెలియజేస్తుంది కాబట్టి వినియోగ సందర్భాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే మీరు ఈ స్విమ్ లేన్ల కు చాలా తేలికగా చేరుకోగలరని మీరు కనుగొంటారు కాబట్టి మీరు ఈ యూజ్ కేస్ డయాగ్రమ్ ను నిర్మిస్తే ఈ సంబంధిత టికెట్ వెండింగ్ మెషీన్లో మీరు ఉపయోగించిన యూజ్ కేసులలో ఇవి వేర్వేరు భాగాలు మరియు ఇవి వేర్వేరు ఆక్టర్ లు మరియు మీరు సంబంధిత స్విమ్ లేన్ల క్రింద కార్యకలాపాలను కూడబెట్టుకుంటారు అందువల్ల ప్రయాణికులు చేయవలసిన పనులు ఏమిటి అనేది మీకు తెలుస్తుంది ప్రయాణికుడు ఎక్కువగా మాన్యువల్ వ్యక్తి టికెట్ విక్రయ యంత్రం పరంగా ఒక వ్యక్తి మీరు ఇక్కడ కలిగి ఉన్న అన్ని కార్యకలాపాలు మీరు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న కోర్ సిస్టమ్ యొక్క భాగాలు కాబట్టి మీరు నిజంగా బ్యాంక్ స్విమ్ లేన్ పరంగా లోతుగా రూపకల్పన చేయవలసి ఉంటుంది బహుశా బ్యాంకు వారి స్వంత అధికార ప్రక్రియలను కలిగి ఉంటుంది ఇది ఇప్పటికే ఉనికిలో ఉంది కాబట్టి మీరు వాటితో జరిగే అంచుల గురించి నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే మీరు ధృవీకరణ కోసం బ్యాంకుకు సమాచారాన్ని ఎలా పంపుతారు బ్యాంక్ ప్రతిఫలంగా ఏమి పంపుతుంది మరియు మొదలైనవి వాస్తవానికి మీరు బ్యాంక్ దృక్కోణం నుండి పరిశీలిస్తే ఈ కార్యాచరణ గురించి మరింత వివరంగా చెప్పవచ్చు వాస్తవానికి స్విమ్ లేన్ లు ఏ కార్యాచరణ ఉండాలి మీరు ప్రధానంగా దేని కోసం రూపకల్పన చేయాలి మరియు బాహ్య ప్రపంచంతో ఇంటర్ఫేస్లు అవసరమయ్యే కార్యకలాపాలు ఏమిటి అనే వాటిని వేరుచేయడానికి మీకు సహాయపడతాయి తద్వారా మీరు ప్రధానంగా ప్రోటోకాల్లు ఫై పని చేయాల్సిన అవసరం ఉంది మరియు ఆ కార్యాచరణ అంచులు సిస్టమ్తో ఎలా పనిచేస్తాయో పరంగా ఊహిస్తాం కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే మనము ఆక్టివిటీ డయాగ్రమ్ ను పరిచయం చేసాము మరియు నేను చెప్పినట్లుగా ఇది ఆక్టివిటీ డయాగ్రమ్ పై 3 భాగాల చర్చలో మొదటిది ఆక్టివిటీ డయాగ్రమ్ యొక్క ప్రాధమిక భాగాల గురించి మనము మాట్లాడాము ఇది కార్యాచరణ విభజనలు మరియు అంచులు ముఖ్యంగా ఆబ్జెక్ట్ ప్రవాహం మరియు అంతరాయ అంచులతో కొన్ని ఉదాహరణల తో కూడా వివరించాము ఇవి తదుపరి మాడ్యూళ్ళలో కూడా కొనసాగుతాయి